నమస్తే ఫైనాన్షియల్ అకౌంటింగ్ కోర్సు యొక్క 4 వ ఉపన్యాసానికి స్వాగతం మీరు మొదటి మూడు ఉపన్యాసాలను ఆస్వాదించారని నేను భావిస్తున్నాను మొదటి ఉపన్యాసం మరియు 2 వ ఉపన్యాసం అకౌంటింగ్ కోర్సుకు పరిచయానికి సంబంధించినవి మనము ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏమిటో ప్రారంభించి తరువాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను అర్థం చేసుకున్నాము ముఖ్యంగా బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రారంభ బిందువును అర్థం చేసుకున్నాము ఇది వ్యాపార చక్రం నుండి ఎలా ఉద్భవించిందో మనము చూశాము మరియు అందులో ఉన్న అంశాలను గురించి కూడా చర్చించాము గత ఉపన్యాసంలో వార్షిక నివేదికలో బ్యాలెన్స్ షీట్ గురించి కొంచెం వివరంగా చర్చ ప్రారంభించాము బ్యాలెన్స్ షీట్ ను అర్థం చేసుకోవడానికి మనం ఇదివరకు చూసిన ఆకృతులను మళ్లీ చూద్దాం ఈ చిన్న ఆకృతి వలన బ్యాలెన్స్ షీట్ ను సులభంగా అర్థం చేసుకోవచ్చు ఒక వైపు సంస్థకు సంబంధించిన అన్నిఆస్తులు మరియు వాటిని అందించే వనరుల జాబితా ఉంది మరొక వైపు అప్పులు ఉన్నాయి అప్పులు మీకు వనరులను సమకూర్చే అంశాల గురించి చెబుతున్నాయి వీటిలో యజమానులకు చెందిన నిధులు ఉంటాయి ఈ వనరులను సమకూర్చే వారిలో యజమానులు సంస్థ యొక్క అంతర్గత వ్యక్తులు మరియు బ్యాంకులు బాహ్య వ్యక్తులు ఉన్నారు ఇద్దరూ ప్రధాన అప్పుల క్రింద జాబితా చేయబడ్డారు తరువాత మనము షెడ్యూల్ VI లను సూచిస్తుంది అది మనము గత ఉపన్యాసంలో అంశం 1 కింద చర్చించాము అంటే వాటాదారుల నిధులుగా చూసాము ఇది మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను మీకు ఏదైనా సందేహం ఉంటే ఇక్కడ మాత్రమే కాకుండా దయచేసి చర్చా వేదికలలో చర్చించండి అంతేకాక మునుపటి అంశాలలో కూడా ఏదైనా సందేహం ఉంటే దయచేసి చర్చా వేదికలలో చర్చించడానికి సంకోచించకండి ఐఐటి నుండి వచ్చిన మేము మరియు మా బృందం మీ అన్ని ప్రశ్నలకు ప్రతిస్పందిస్తాము కావున దయచేసి మీరు చర్చా వేదికపై చాలా చర్చించండి నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లుగా మీరు మీ కంపెనీ గురించి నిర్ణయించుకున్నారని నేను ఆశిస్తున్నాను ఆ సంస్థ యొక్క వార్షిక నివేదికను డౌన్లోడ్ చేసి బ్యాలెన్స్ షీట్ ను చూడండి మనము ఒక నిర్దిష్ట ఆర్థిక నివేదికను అధ్యయనం చేస్తున్నందున దయచేసి మీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూడండి మరియు మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు మీ తోటి విద్యార్థులతో చర్చించగలరు మరియు మీరు మాతో కూడా చర్చించవచ్చు మా ఐఐటి బృందం మీ ప్రతి ప్రశ్నకు స్పందిస్తాము కాబట్టి అంశం సంఖ్య 1 కింద మూడు ఉప అంశాలు ఉంటాయి అవి షేర్ కాపిటల్ కు గాను వచ్చిన డబ్బు ఉన్నాయి కాబట్టి కాపిటల్ కూడా దీనికి సమానంగా ఉంటుంది కాబోయే పెట్టుబడిదారులు నాకు కొంత ధనాన్ని చెల్లించారు వారికి వాటాలు జారీ చేయబడాలి కానీ ఇంకా జారీ చేయబడలేదు వాటాలు జారీ చేసేటప్పటి వరకు ఆ ధనం అంశం సంఖ్య 2 కింద చూపబడుతుంది ఇది షేర్ అప్లికేషన్ మనీ పెండింగ్ అలాట్మెంట్ వారికి వాటాలు కేటాయించిన తర్వాత అది అంశం 1 లోకి వెళుతుంది ఒకవేళ అవి కేటాయించబడకపోతే అది తిరిగి పెట్టుబడి పెట్టిన వారికే ఇచ్చివేయబడుతుంది అంశం సంఖ్య 3 దీర్ఘకాలిక అప్పులు అంటే వాయిదాపడిన పన్ను అప్పు ఇది పన్ను అప్పు అంటే పన్నుగా చెల్లించాల్సిన మొత్తం కాని పన్ను చట్టాల నిబంధనల ప్రకారం కొన్ని పన్నులు ప్రస్తుత సంవత్సరంలో కాక 2 3 4 సంవత్సరాల తరువాత చెల్లించవచ్చు అవి కొన్ని భిన్నమైన పన్ను అప్పులు మనము వాటిని ఎలా లెక్కించాలో బ్యాలెన్స్ షీట్ చర్చ పూర్తి అయిన తరువాత చూద్దాము ఇక అంశం 'c' లాంగ్ టర్మ్ లయబిలిటీ అంటే దీర్ఘకాలిక కేటాయింపు ఖచ్చితంగా ఎంత చెల్లించాలో తెలియనటువంటి అప్పులను ప్రొవిజన్ లు అంటారు ప్రత్యేకించి ఇలాంటి అప్పులు 1 సంవత్సరానికి మించి ఉంటే వాటికోసం ప్రొవిజన్లు సృష్టించబడింది మరియు ఇది 3D క్రింద చూపబడుతుంది తదుపరి అంశం 4 ప్రస్తుత అప్పులు అంటే వాణిజ్య చెల్లింపులు ఇది మన వ్యాపారానికి గానూ మన కొనుగోళ్లకు సంబంధించి చెల్లించవలసిన ధనం 4 'c' ఇతర ప్రస్తుత అప్పులు మీరు గుర్తు చేసుకుంటే చెల్లించని జీతాలు చెల్లించని విద్యుత్ బిల్లులు చెల్లించని కార్యాలయ ఖర్చులు మొదలైనవి ఇందుకు ఉదాహరణలు కాబట్టి ఇంకా చెల్లించని మరియు 1 సంవత్సరంలో చెల్లించాల్సిన ఇతర ఖర్చులను ఇతర ప్రస్తుత అప్పులు అంటారు 4 'd'షార్ట్ టర్మ్ ప్రోవిజన్ అంటే స్వల్పకాలిక కేటాయింపు కాబట్టి స్వల్పకాలికంలో చెల్లించాల్సిన అప్పులను అంచనా వేసి ఇక్కడ చూపుతారు మనం గత ఉపన్యాసంలో 4 వ అంశం వరకు చర్చించాము ఇది ఒక శీఘ్ర పునర్విమర్శ నేను మునుపటి ఉపన్యాసాలలో కూడా ప్రతిసారీ పునర్విమర్శను తీసుకుంటున్నాను మీరు శ్రద్ధతో మనం ఇప్పటివరకు చర్చించినదానిని మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఆస్తులు అని పిలువబడే బ్యాలెన్స్ షీట్ యొక్క II భాగానికి వెళ్దాం ఇవి ఆస్తులు లేదా సంస్థ వద్ద ఉన్న వనరులు ఇందులో 1 వ అంశం నాన్ కరెంట్ అసెట్స్ అసెట్స్ అంటే కనపడని ఆస్తులు

మీరు గుర్తు చేసుకుంటే మన రెండవ ఉపన్యాసంలో స్థిర ఆస్తి అంటే ఏమిటో మనం చర్చించామని నేను భావిస్తున్నాను కాబట్టి స్థిర ఆస్తులు సంస్థ యొక్క మౌలిక సదుపాయాలను సూచిస్తాయి ఇది వ్యాపార చక్రం నడుపుటకు ఉపయోగించే ఆస్తులను సూచిస్తుంది అవి వ్యాపార చక్రంలో పాల్గొనవు వీటిని మనం మార్చలేము కానీ అవి విత్త చక్రానికి మద్దతు ఇస్తాయి కాబట్టి అలాంటి అంశాలు ఏవి ఉదాహరణకు మనకు భూమి భవనం యంత్రాలు వాహనాలు ఉన్నాయి ఇవి మన వ్యాపారంలో ఎక్కువ కాలం మనతో ఉంటాయి అవి వ్యాపారం చేయడంలో మనకు సహాయపడతాయి లేదా మన రోజువారి వ్యాపార కార్యకలాపాలు చేయడంలో మనకు సహాయపడతాయి ఇవి ఎటువంటి మార్పు చెందవు ఇది స్టాక్ కాదు ఇవి స్థిర ఆస్తులు అవి రెండు రకాలు టాన్జిబుల్ అసెట్స్ మరియు ఇన్ టాన్జిబుల్ అసెట్స్ టాన్జిబుల్ కూడా ఉంది అది మీరు తాకలేరు సాఫ్ట్వేర్ ను మరియు మీరు అనుభూతి చెందలేరు కానీ దాని ప్రభావాన్ని మీరు చూడవచ్చు కావున కనిపించని ఆస్తికి ఇది ఉదాహరణ మీరు మరేదైనా ఉదాహరణ గురించి ఆలోచించగలరా పేటెంట్లు ఉన్నాయి ఇవన్నీ కంపెనీ యొక్క హక్కులు లేదా యజమాని హక్కులు వీటికి భౌతిక స్వభావం లేదు ఇది మేధో సంపత్తి ఇవన్నీ ఇన్ టాన్జిబుల్ అసెట్స్ అంటే కనపడని ఆస్తులకు ఉదాహరణలు 100 సంవత్సరాల ముందు భౌతిక ఆస్తులు చాలా ముఖ్యమైనవి కానీ ఈ యుగంలో భౌతిక ఆస్తుల కన్నా కనపడని ఆస్తులు చాలా ముఖ్యమైనవి కాబట్టి ఫోర్డ్ మరియు జనరల్ మోటార్స్ వంటి పెద్ద కంపెనీలు కనపడని ఆస్తులకే చాలా విలువ ఇస్తాయి ఈ రోజుల్లో పెద్ద కంపెనీలు ఏవి మీ అందరికీ ఇప్పుడు గూగుల్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ పెద్ద కంపెనీలు గా తెలుసు వారికి భౌతిక ఆస్తులు ఉన్నాయా వారికి చాలా కొంచెం భౌతిక ఆస్తులు ఉన్నాయి మరియు వారి ఆస్తులు చాలావరకు భౌతికంగా కనిపించవు ఏమైనప్పటికీ సాధారణంగా సంస్థలో టాన్జిబుల్ అసెట్స్ మరియు ఇన్ టాన్జిబుల్ అసెట్స్ ఉంటాయి వాటిని మనం 'a అంటే పురోగతిలో ఉన్న మూలధన పని ఇప్పుడు పురోగతిలో ఉన్న పని అంటే ఏమిటి ఒక భవన నిర్మాణం పని జరుగుతుంది అనుకుందాం ఇది మూలధనంతో ముడిపడినది కావున అది దీర్ఘకాలికం అవుతుంది ఆ భవన నిర్మాణం పూర్తయిన తరువాత అది స్థిరమైన దీర్ఘకాలిక ఆస్తి అవుతుంది ప్రస్తుతం భవనం సిద్ధంగా లేదు కానీ కొంత పని జరుగుతూ ఉంది మరియు మనం దాని నిర్మాణానికి కొంత ధనం ఖర్చు చేశాము ఇంకా నిర్మాణం పూర్తవడానికి 3 సంవత్సరాలు పడుతుందని అనుకుందాం కాబట్టి ప్రస్తుతానికి ఇది భవనం లేదా స్థిరమైన స్పష్టమైన ఆస్తిగా నేను చూపించలేను చెల్లించిన ధనాన్ని నేను ముందస్తు జమగా చూపించలేను ఎందుకంటే కొంత పని ఇప్పటికే జరిగింది అందుకే ఇది కాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్గా చూపబడింది ఇక నాల్గవది ఇన్ టాన్జిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధిలో ఉన్న అసంపూర్తి ఆస్తులు ఇప్పుడు దీని అర్థం ఏమిటి మూలధన పని పురోగతిలో ఉన్నట్లే చాలా ఆస్తులు సృష్టించబడుతున్నాయి లేదా అభివృద్ధి చేయబడుతున్నాయి కానీ అవి ఇంకా సిద్ధం కాలేదు ఉదాహరణకు మీరు పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు అనుకుందాం కానీ పేటెంట్ ఇంకా మంజూరు చేయబడలేదు కానీ మీరు ఇప్పటికే పరిశోధన కోసం చాలా ఎక్కువ ఖర్చు చేశారు ఇది కనిపించని అభివృద్ధిలో ఉన్న అసంపూర్తి ఆస్తి అవుతుంది ఇంకా మీరు ఒక కొత్త సాఫ్ట్వేర్ అభివృద్ధి చేస్తున్నారు కానీ ఇంకా పరీక్ష జరగలేదు ఇది కూడా కనిపించని అభివృద్ధిలో ఉన్న అసంపూర్తి ఆస్తి అవుతుంది కాబట్టి ఇది ఉపయోగం కోసం సిద్ధంగా ఉన్న దశలో లేదు కానీ అభివృద్ధి ప్రక్రియలో ఖర్చు అయ్యింది అది కనిపించని అభివృద్ధిలో అసంపూర్తి ఆస్తిగా చూపబడుతుంది ఇప్పుడు మీరు గత రెండు మూడు సంవత్సరాలుగా మీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ అధ్యయనం చేసినప్పుడు దయచేసి 3 మరియు 4 అంశాలను జాగ్రత్తగా చూడటానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ సంవత్సరం ఇది నిర్మాణంలో ఉందని వచ్చే ఏడాది సిద్ధం అవుతుందని అనుకుందాం మరియు 1 లేదా 2 సంవత్సరాలలో పని పూర్తవుతుందని మనం భావిస్తున్నాం కావున అది అప్పుడు భౌతిక లేదా కనిపించని ఆస్తి హక్కులోకి వెళ్లి ఉండేది ఒక నిర్దిష్ట అంశం 2 3 4 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్నట్లు చూపబడిందని అనుకుందాం అప్పుడు ఆ అంశం ఇంకా ఎందుకు సిద్ధం కావడం లేదు అనే సందేహం మనకు ఉంటుంది ఆ అంశాన్ని చూపించడం మోసమా లేదా నిజంగానే ఏమైనా సమస్యలు ఉన్నాయా ఒకవేళ దాన్ని పూర్తి చేయలేకపోతే వెంటనే మనం ఏమీ చెప్పలేము మీరు 3 మరియు 4 అంశాలను చూడండి ఆ అంశాలు స్తబ్దుగా ఉన్నాయా లేదా సిద్ధమవుతున్నయా ఇంకా ఏమైనా కొత్త నిర్మాణాలు ఉన్నాయా అని తెలుస్తుంది ఇప్పుడు 1 2 3 4 అంశాలు స్థిర ఆస్తులు వీటినన్నింటిని కలిపితే మొత్తం స్థిర ఆస్తులుగా పరిగణించబడుతుంది ఇప్పుడు ' 1 మన రెండవ ఉపన్యాసంలో పెట్టుబడి అంటే ఏమిటనే దాని గురించి కొంచెం చర్చించాము మీకు గుర్తుందా మీరు మీ వ్యాపారం వెలుపల కొంత డబ్బును పెడితే దానిని పెట్టుబడి అంటారు మీ స్వంత వ్యాపారానికి సంబంధించి మీరు ఒక భవనాన్ని నిర్మించినా లేదా స్టాక్ కొనుగోలు చేసినా అది పెట్టుబడిగా పిలువబడదు పెట్టుబడి అంటే మీరు వేరే కంపెనీ లో లేదా మరెక్కడైనా ధనం పెట్టాలి మీరు పెట్టుబడులకు ఏదైనా ఉదాహరణలు ఇవ్వగలరా కాబట్టి ఉదాహరణకు వాటాలు మ్యూచువల్ ఫండ్ వంటి పదాల గురించి వినే ఉంటారు మీరు రకరకాల పెట్టుబడుల గురించి అక్కడ ఉంచే డబ్బు గురించి ఏమైనా '1 b' లో చూడవచ్చు పెట్టుబడి నిర్వహణ ఎలా చేయాలి పెట్టుబడి ఎలా పెట్టాలి ఎప్పుడు కొనుగోలు చేయాలి ఎప్పుడు అమ్మాలి అనే విషయాలు పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కింద అధ్యయనం చేస్తారు ప్రస్తుతం మనం అది చూడం కానీ సంస్థ యొక్క పోర్ట్ఫోలియోలో ఏమి ఉందో దాన్ని '1 b' కింద చూస్తారు కాబట్టి మీరు మీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే వారు ఏ రకమైన పెట్టుబడులు పెడుతున్నారో అర్థం చేసుకోవడానికి '1 b' చూడండి ఇప్పుడు '1 c' అంశాన్ని చూడండి డెఫర్డ్ టాక్స్ అసెట్ మీరు గుర్తు చేసుకుంటే మనం గత ఉపన్యాసంలో మరియు ఈ ఉపన్యాసం ప్రారంభంలో డెఫర్డ్ టాక్స్ లయబిలిటీ గురించి చర్చించాము ఇప్పుడు వాయిదా వేయబడినది అంటే ఈ రోజు లేదా ప్రస్తుత సంవత్సరాల్లో చెల్లించనిది ఇది తరువాతి సంవత్సరాల్లో చెల్లించాల్సినది ఇది ఒక అప్పు అయితే అది వాయిదాపడిన పన్ను అప్పుగా చూపబడుతుంది కానీ ఇది డెఫర్డ్ టాక్స్ అసెట్ అంటే వాయిదాపడిన పన్ను ఆస్తి కాబట్టి ఈ రోజు మీరు దాని ప్రయోజనాన్ని పొందలేరు మీరు రెండు మూడు సంవత్సరాల తరువాత దాని యొక్క ప్రయోజనాన్ని పొందుతారు అప్పుడు దీనిని వాయిదాపడిన పన్ను ఆస్తిగా పిలుస్తారు కానీ మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మీకు పన్ను చెల్లిస్తుందా వాస్తవానికి ఏ ప్రభుత్వం మనకు పన్ను చెల్లించదు అయితే ప్రభుత్వం మనకు 2 లేక 3 సంవత్సరాల తరువాత పన్ను ఉపశమనం లేదా పన్ను తగ్గింపు వంటి ప్రయోజనాలను ఇవ్వచ్చు దీనినే డెఫర్డ్ టాక్స్ అసెట్ అంటే వాయిదాపడిన పన్ను ఆస్తి గా చెప్పవచ్చు ఈ అంశం ఏమిటో సుదీర్ఘంగా మనం తరువాత చర్చిస్తాము కానీ అలాంటి ఆస్తి ఏదైనా ఉంటే అది '1 c' కింద చూపబడుతుంది ఇప్పుడు తదుపరి అంశం '1 d' లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్స్ అంటే దీర్ఘకాలిక రుణాలు మరియు అడ్వాన్స్ ఇప్పుడు లోన్స్ మరియు అడ్వాన్స్లు అంటే ఏమిటి రుణం రెండు రకాలు ఒకటి సంస్థ రుణం తీసుకుంది అప్పుడు అది సంస్థ యొక్క అప్పుల కింద రుణం తీసుకున్నట్లు చూపబడుతుంది దీనినే మనం గత ఉపన్యాసంలో చూసాము కాని ఇప్పుడు సంస్థ రుణం ఇస్తుందని అనుకుందాం అప్పుడు దానిని సాధారణ రుణాల నుండి వేరు చేయడానికి మనము దానిని లోన్స్ మరియు అడ్వాన్స్ అని పిలుస్తాము కాబట్టి సంస్థ ఎవరికైనా రుణం ఇచ్చినా లేదా మరొకరికి ముందస్తుగా ధనం చెల్లించినా అది లోన్స్ మరియు అడ్వాన్స్గా పరిగణించబడుతుంది కాబట్టి భవిష్యత్తులో మీరు లోన్స్ అండ్ అడ్వాన్స్ అనే పదాన్ని చూసినట్లయితే అది ఆస్తి అని గుర్తుంచుకోండి అది రుణం మాత్రమే ఉంటే అది ఒక అప్పు లోన్స్ అండ్ అడ్వాన్స్ అయితే అది మీకు ఆస్తి అని ముందస్తు సూచన ఇది ఎక్కువ కాలం ఉన్నందున మనము దీనిని లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్స్ అంటే దీర్ఘకాలిక రుణాలుగా మరియు ముందస్తు చెల్లింపు గా చూపిస్తున్నాము ఉదాహరణ ఏమిటి ఉదాహరణకు సంస్థ ఒక ఉద్యోగికి కొత్త ఇల్లు కొనడానికి అడ్వాన్స్ ఇస్తుందని అనుకుందాం ఇప్పుడు హౌసింగ్ అడ్వాన్స్ ఒక సంవత్సరానికి మాత్రమే ఉండదు అది 5 సంవత్సరాలు పదేళ్ళు 15 సంవత్సరాలు కావచ్చు అప్పుడు అది దీర్ఘకాలిక రుణంగా మరియు ముందస్తు చెల్లింపు గా చూపబడుతుంది ఇది రెండు మూడు సంవత్సరాలకు సరఫరాదారునికి ఇచ్చిన రుణం లేదా అడ్వాన్స్ కూడా కావచ్చు ఉదాహరణకు మన సరఫరాదారు కొత్త యంత్రాలను కొనాలని అనుకున్నాడు కాబట్టి మనము 3 సంవత్సరాల తరువాత తిరిగి చెల్లించటానికి కొంత రుణం ఇచ్చాము అనుకోండి అప్పుడు అది దీర్ఘకాలిక రుణం మరియు ముందస్తు చెల్లింపుగా చూపబడుతుంది ఇప్పుడు '1 e' ఇతర నాన్ కరెంట్ అసెట్స్ అంటే ఇతర దీర్ఘకాలిక ఆస్తులు కాబట్టి పైన చూసిన 'a b c d' కాకుండా వేరే దీర్ఘకాలిక ఆస్తి ఉంటే అది ఇతర దీర్ఘకాలిక ఆస్తిగా చూపబడుతుంది కాబట్టి 1వ అంశం కింద మనం దీర్ఘకాలిక ఆస్తుల గురించి చర్చించాము ఇప్పుడు మనం రెండవ అంశానికి వెళ్దాం కాబట్టి ఆస్తులలో మనకు ఒకటి నాన్ కరెంట్ అంటే దీర్ఘకాలిక ఆస్తులు మరియు రెండు కరెంట్ అంటే ప్రస్తుత ఆస్తులు 1 సంవత్సర వ్యవధిలో పరిపక్వత చెందినా లేదా ద్రవ్యంగా మార్చగలిగినా లేదా నగదుగా మార్చబడుతున్న ఆస్తులను ప్రస్తుత ఆస్తులు అంటారని అని మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను మీరు మన మొదటి ఉపన్యాసం గుర్తు చేసుకుంటే మనం వ్యాపార చక్రాన్ని చూశాము కాబట్టి వ్యాపార చక్రంలో ఎక్కువగా ప్రస్తుత ఆస్తుల లావాదేవీలు ఉంటాయి ప్రతి క్షణం జరుగుతాయి మరియు అవి నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి కానీ స్థిర ఆస్తుల లావాదేవీలు రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాల తరువాత మాత్రమే జరుపుతాము ఇక '2 అంటే సరుకు

ఇప్పుడు ఇన్వెంటరీస్ అంటే ఏమిటి దీనికి మరొక పేరు స్టాక్స్ ను అప్పు కింద చూశాము ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఏమిటి బి 2 బి అంటే నగదు మరియు నగదు సమానమైనవి ప్రతి ఒక్కరూ నగదు అంటే ఏమిటి అని అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ నగదును ఇష్టపడతారు ఎందుకంటే ఖర్చు చేయడం చాలా సులభం మరి నగదు సమానమైనది ఏమిటి కొన్ని దాదాపు నగదు లాంటి అంశాలు ఉంటాయి వాటిని చాలా సులభంగా నగదుగా మార్చవచ్చు కాబట్టి వాటిని నగదు సమానమైనవి అంటారు తరువాత ఉపన్యాసాల లో మనం మూడవ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే స్వల్పకాలిక రుణాలు మరియు అడ్వాన్సులు మనం ఇప్పుడే రుణాలు మరియు అడ్వాన్స్ గురించి చర్చించాము కాబట్టి ఇవి సంస్థ ఇచ్చిన రుణాలు కాబట్టి మనం ఉద్యోగికి లేదా ఇతర సంస్థకు ఇచ్చిన రుణం లేదా ఎవరికైనా ముందస్తుగా చెల్లించిన ధనాన్ని లోన్స్ మరియు అడ్వాన్స్ కింద చూపుతాము కాబట్టి ఈ అంశం కింద 1 సంవత్సరం కన్నా తక్కువ ఉంటే మనము దానిని షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్స్ అంటే స్వల్పకాలిక రుణాలు మరియు ముందస్తు చెల్లింపు గా పిలుస్తాము ఇక '2 చూపుతారు మీకు ఆస్తి అంటే ఏమిటో అర్థం అయిందని నేను అని భావిస్తున్నాను ఇప్పటివరకు మనం చూసిన 1 మరియు 2 అంశాలను కలిపితే మొత్తం ఆస్తి వస్తుంది 1 సంవత్సరానికి మించి ఉంటే దీర్ఘకాలిక ఆస్తి 1 సంవత్సరములోపు ఉంటే అది ప్రస్తుత ఆస్తి కానీ మీలో కొంతమందికి కొన్నిప్రశ్నలు ఉండవచ్చు అయినా మీరు చింతించకండి మనము ప్రతి ఆస్తి అంశాన్ని తీసుకుని దానిని మళ్ళీ వివరంగా చర్చిస్తాము ఇక మనం ముందుకు వెళ్దాం మీరు బ్యాలెన్స్ షీట్ యొక్క మూలకాలను పరిశీలిస్తే మూడు భాగాలు ఉంటాయి మొదటిది ఆస్తి ఇప్పుడు ప్రతి అంశం యొక్క వివరాలకు వెళ్దాం కాబట్టి మీరు ఆస్తిని ఎలా నిర్వచించాలి ఇది ఒక నియంత్రించబడే భవిష్యత్ ఆర్థిక ప్రయోజనం కాబట్టి ఆస్తి అని పిలవబడటానికి రెండు షరతులను సంతృప్తి పరచాలి మొదటిది ఆ అంశానికి ఆర్థిక విలువ ఉండాలి మరియు రెండవది ఆ అంశం సంస్థ యొక్క యాజమాన్యంలో ఉండాలి అంటే సొంతం అయి ఉండాలి మీరు గుర్తు చేసుకుంటే మన 1 వ ఉపన్యాసంలో ఒక నిర్దిష్ట అంశం ఆస్తి బ్యాలెన్స్ షీట్లో రాదని నేను మీకు చెప్పాను అది 2 వ షరతును సంతృప్తిపరచదు అది మానవ ఆస్తి ఉద్యోగి శాస్త్రవేత్త నిర్వాహకులు సంస్థతో పనిచేసే అధికారులు వాస్తవానికి వారు సంస్థకు చాలా ముఖ్యమైన ఆస్తి కానీ అది బ్యాలెన్స్ షీట్లో చూపబడదు ఎందుకంటే నిర్వచనాన్ని చూడండి అది ఆర్థిక విలువను కలిగి ఉండాలి మరియు సంస్థ యొక్క స్వంతం అయి ఉండాలి ఉద్యోగులు మన బానిసలు కాదు వారు సంస్థ యాజమాన్యం యొక్క సొంతం కాదు కాబట్టి వారిని యాజమాన్యంలోని ఆస్తులుగా చూపించలేము అందుకే బ్యాలెన్స్ షీట్లో మీరు మానవ ఆస్తులు చూడలేరు ఇప్పుడు ఏదైనా ఇతర ఆస్తులు ఈ రెండు షరతులకు అనుగుణంగా ఉన్నాయో లేదో మీరు చూడాలి మీ అందరికీ నగదు భూమి భవనం పెట్టుబడి యంత్రాలు వంటి ఉదాహరణలు తెలుసు మరో 10 ఉదాహరణల గురించి ఆలోచిస్తారా మరియు మీరు దానిని మీ వారాంతపు పని లో చేర్చవచ్చు అనుకుంటున్నాను గత సంఘటనల ఫలితంగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక నిర్వచనం ఇవ్వబడింది ఇది సంస్థచే నియంత్రించబడే వనరు అయి ఉండి భవిష్యత్ విలువ కలిగి ఉండాలి రెండవ విషయం ఏమిటంటే వనరులు ఖచ్చితమైన కొలవగల ఖర్చు లేదా విలువను కలిగి ఉండాలి మనకు ఒక ఆస్తి ఉండి కొంత విలువ ఉన్నకానీ నమ్మదగినఖచ్చితమైన అంచనా అందుబాటులో లేకపోతే అప్పుడు మనము దానికి విలువ కట్టలేము మరియు బ్యాలెన్స్ షీట్లో చూపించలేము ఇప్పుడు మనకు ఆస్తులలో స్థిర ఆస్తులు ఉన్నాయి వీటి గురించి మనం ఇంతక మునుపే బ్యాలెన్స్ షీట్ గురించి చర్చించినప్పుడు చూశాము కావున మనం ఇక్కడ కాస్త ఆగి ఇక ముందు ప్రతి అంశాన్ని వివరంగా చూద్దాం కానీ ఆ సమయం వరకు నేను మీకు చెప్పినట్లుగా దయచేసి మీ సంస్థ యొక్క బ్యాలెన్స్ షీట్ ను చదవండి అప్పుడే మీకు సంస్థ యొక్క ఆస్తుల గురించి నిజమైన అవగాహన వస్తుంది మరియు మీరు దాని గురించి పూర్తిగా నేర్చుకునే అవకాశం ఉంటుంది నమస్తే